కాబట్టి తరువాత ది మీ రెండవ ఉదాహరణ ఉదాహరణ 2సరే ఇది ఒకటి కాబట్టి మునుపటి దాన్ని నేను ఆశిస్తున్నాను మీరు సరిగ్గా అర్థం చేసుకొని ఉండవచ్చు మరియు ఇవి అన్నీ సాధారణమైనవి కాబట్టి ఒక జెనరేటింగ్ ఉత్పాదక generating స్టేషన్కు గరిష్టంగా 80 మెగావాట్ల డిమాండ్ మరియు 150 మెగావాట్ల అనుసంధాన లోడ్ ఉంది ఒక సంవత్సరం లో శక్తిని ఉత్పత్తి చేసే మెగావాట్ హవర్ అంటే వార్షిక శక్తి ఉత్పాదక సంవత్సరం 400103 మెగావాట్ హవర్ మీరు లోడ్ ఫాక్టర్ మరియు డిమాండ్ ఫాక్టర్ ను లెక్కించాలి కాబట్టి గరిష్ట డిమాండ్ 80 మెగావాట్ల సరే కనెక్ట్ చేయబడిన లోడ్ 150 మెగావాట్ల కూడా ఇవ్వబడుతుంది ఇది 1 సంవత్సరం లో ఉత్పత్తి చేయబడిన 400 103 మెగావాట్ల హవర్ ఇవ్వబడుతుంది సరే మరియు 1 సంవత్సరం లో మొత్తం గంటలు T 8760 కు సమానం కాబట్టి డేటా అంతా సరిగ్గా తెలుసు అందువలన సగటు లోడ్ 1 సంవత్సరంలో జెనెరేట్ అయిన మొత్తం శక్తి ని మొత్తం గంటల సంఖ్య చే భాగించగా వచ్చేదే అని మీరు కనుగొనవచ్చును కాబట్టి ఇది 4001038760 45 662 మెగావాట్ల సరే మరియు లోడ్ ఫాక్టర్ LF సగటు లోడ్ గరిష్ట లోడ్ కాబట్టి సగటు లోడ్ 45 662 మెగావాట్లు మరియు గరిష్ట లోడ్ 80 కాబట్టి లోడ్ ఫాక్టర్ LF 45662800 57 మరియు డిమాండ్ ఫాక్టర్ DF కనెక్ట్ చేయబడిన లోడ్ గరిష్ట డిమాండ్కు సమానం గరిష్ట డిమాండ్ 80 మెగావాట్లు మరియు కనెక్ట్ చేయబడిన లోడ్ 150 మెగావాట్లు కాబట్టి డిమాండ్ ఫాక్టర్ 80150 0 కు సమానము కాబట్టి కాబట్టి ఇవి సరళమైన ఉదాహరణలు కానీ ఈ పదాలు అన్నీ మనం ఉపయోగించినవే మీకు అర్థమయ్యేలా కొన్ని ఉదాహరణ లను ఒక దాని తరువాత ఒకటి తీసుకుంటాము తరువాత ది ఉదాహరణ 3 కాబట్టి నమూనా పంపిణీ వ్యవస్థ పటము 5 లో చూపబడింది పటము 5 నేను తరువాత మీకు చూపిస్తాను ఫీడర్లలో ఒకటి 2 మెగావాట్ల గరిష్టంగా ఇండస్ట్రియల్ లోడ్ పారిశ్రామిక లోడ్ సరఫరా చేస్తుంది మరియు ఇతర రెసిడెన్షియల్ నివాసాలకు లోడ్లు 2 మెగావాట్ల గరిష్ట డిమాండ్ 3 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్కు అనుసంధానించబడితే లోడ్ యొక్క డైవర్సిటీ ఫాక్టర్ ని ట్రాన్స్ఫార్మర్కు అనుసంధానించబడిన లోడ్ యొక్క డైవర్సిటీ ఫాక్టర్ మరియు ట్రాన్స్ఫార్మర్కు అనుసంధానించబడిన లోడ్ యొక్క కోఇన్సిడెన్స్ ఫాక్టర్ లను నిర్ణయించండి కాబట్టి ఈ 3 విషయాలను మీరు కనుగొనాలి ఇప్పుడు పటం 5 ఈ ఉదాహరణ కోసం కాబట్టి ఈ ఉప సరఫరా వ్యవస్థ సబ్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ లో ట్రాన్స్ ఫార్మర్ ఉన్నది ఇవ్వబడింది ఇది పంపిణీ సబ్స్టేషన్ మరియు ఇది పారిశ్రామిక లోడ్ రెసిడెన్షియల్ లోడ్ మరియు ఇవి భవిష్యత్ లోడ్ల కోసం ఇది ఉదాహరణ 3 నమూనా పంపిణీ వ్యవస్థ యొక్క రేఖాచిత్రం 3 సరే ప్రస్తుతం 7 నుండి డైవర్సిటీ ఫాక్టర్ సమీకరణం 7 నుండి డైవర్సిటీ ఫాక్టర్ సూత్రం FD i1nPiPc కానీ ఇక్కడ మీకు ఇద్దరు 2 వినియోగ దారులు ఉన్నారుసరే ఇక్కడ ఒకటి పారిశ్రామిక వినియోగదారునికిమరొకటి మీ నివాసాలకు ఇవ్వ బడినది కాబట్టి i 1 నుండి 2 అంటే FD కాబట్టి రెండు సందర్భాల్లోనూ 2 మెగావాట్ల గరిష్టంతో పారిశ్రామిక పారిశ్రామిక లోడ్ మరియు 2 మెగావాట్ల గరిష్టంతో ఇతర రెసిడెంటిల్ లోడ్ సరఫరాఇవ్వబడుతుంది అంటే P 1 2 P 22 కు సమానం అంటే 2 ప్లస్ 2 మరియు మొత్తం మరియు సంయుక్త గరిష్ట డిమాండ్ 3 మెగావాట్లు కాబట్టి Pc 3 మెగావాట్ల కాబట్టి ఇది 1 333 సరే కాబట్టి ఇది మీ డైవర్సిటీ ఫాక్టర్ 1 333 ఇప్పుడు సమీకరణం 14 నుండి సమీకరణం 14 నుండి లోడ్ డైవర్సిటీ LD n 2 P1 P2 2 మెగావాట్ మరియు Pc 3 మెగావాట్ కాబట్టి లోడ్ డైవర్సిటీ P1 P2 Pc కు సమానం అంటే 2 2 3 మెగావాట్ ఒక లోడ్ డైవర్సిటీ 1 మెగావాట్ మరియు సమీకరణం పదమూడు నుండి కోఇన్సిడెన్స్ ఫాక్టర్ CF సరే CF 0 75 కు సమానం కాబట్టి ఈ సంఖ్యా పరమైన ఈ సమస్యలు లెక్కలు మీకు చాలా సులభం గా తెలుసు సరే తరువాతిదశలో మేము లోడ్ ఫాక్టర్ మరియు లాస్ ఫాక్టర్ మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రయత్నిస్తాము ఇది ప్రత్యక్షంగా సాధ్యం కాదు కానీ మేము కొంత సంబంధాన్ని ఏర్పరచటానికి ప్రయత్నిస్తాము లోడ్ ఫాక్టర్ లాస్ ఫాక్టర్ ల మధ్య సంబంధం మొదట ఇక్కడకు రాకముందు సాధారణంగా లోడ్ ఫాక్టర్ నుండి సాధారణ లాస్ ఫాక్టర్ ని నిర్ణయించలేము కాబట్టి సాధారణం గా ఇది నేరుగాసాధ్యం కాదు ఏదైనా సంబంధం ని పరిమితం చేసే విలువ లు సరిగ్గా నిర్దారించబడతాయి కాబట్టి ఇది పటం 6 ఇది ఏకపక్ష మరియు ఆదర్శవంతమైన లోడ్ కర్వ్ వక్రత curveను చూపిస్తుంది మరియు ఇది రోజువారీ లోడ్ వక్రతను సూచించదు ఇది ఏదో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి మాత్రమే కాబట్టి మీరు ఈ y అక్షం తీసుకుంటే మొదట లోడ్ తీసుకోండి ఇది గరిష్ట పీక్ peak లోడ్ ఈ విషయం P2 అని మరియు ఆఫ్ పీక్ లోడ్ P1 మరియు దాని సగటు ఈ డాష్ లైన్ సగటు లోడ్ సరే మేము గీసాము కాబట్టి ఈ గరిష్ట లోడ్ మీ వ్యవధి 0 నుండి చిన్న టి టైమింగ్ సరే మరియు ఆఫ్ పీక్ లోడ్ మీ t నుండి T వరకు ఉంటుంది వ్యవధి T t అవుతుందిసరే కాబట్టి ఇది పీక్ లోడ్ P 2 మరియు ఆఫ్ పీక్ లోడ్ P1 సగటు యావరేజ్ P ఇది లోడ్ కర్వ్ ఇది ఏదో గీసాము ఇది ఇది ఆదర్శ లోడ్ కర్వ్ సరే సిస్టమ్ యొక్క గరిష్ట లోడ్ కు అనుగుణంగా ఏదో తీసుకోబడింది లాస్ గరిష్ట లాస్ నష్టం L2 అని అనుకుందాం ఈ గరిష్ట లోడ్ లాస్ మీ గరిష్ట లాస్ ఈ లాస్ కూడా గరిష్ట లాస్ 0 నుండి t వరకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే గరిష్ట లోడ్ 0 నుండి t సరే మరియు తరువాత ఇక్కడ ఆఫ్ పీక్ లోడ్ P1 కారణంగా మీ ఆఫ్ పీక్ ఆఫ్ పీక్ నష్టం L1 సరే ఇది ఇది ఆఫ్ పీక్ లోడ్ L1 సరే మరియు తరువాత ఈ వ్యవధి t నుండి T వరకు ఉంటుంది అంటే T t సరే మరియు ఇది కూడా నాకు తెలుసు నాకు తెలుసు ఈ డాష్ లైన్ బ్లూ డాష్ లైన్ సగటు లాస్ నష్టం కాబట్టి మీ లోడ్ ఫాక్టర్ LF మరియు ఆఖరి ఫాక్టర్ LLF మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి మేము ప్రయత్నిస్తాము కానీ ఇది వాస్తవం కాదు కానీ మీ కోసమేనని మీకు తెలిసిన సంబంధాన్ని ఏర్పరచుకోవడం కోసమేనని మీకు తెలుస్తుంది మేము చేస్తే కాబట్టి గరిష్ట లోడ్ P2 అని అనుకోండి కాబట్టి పీక్ లోడ్ P2 ఈ P2 అని నేను మీకు చెప్పాను మరియు సంబంధిత గరిష్ట లాస్ L2 అని నేను మీకు చెప్పాను మరియు ఆఫ్ పీక్ లోడ్ వద్ద P1 లాస్ L1 ఆఫ్ పీక్ లోడ్ P1 మరియు సంబంధిత లాస్ L1 సరే మరియు లోడ్ ఫాక్టర్ LF ఇక్కడ ఇది కొంత సగటు లోడ్ లైన్ అని మేము తీసుకున్నాము కాబట్టి ఇది నా P సగటు పీక్ P ద్వారా భాగింపబడింది P max P max ఏమీ కాదు కానీ P2 సరే ఇది సమీకరణం 23 ఇప్పుడు ఈ పటం 6 నుండి ఈ పటం నుండి మీరు ఫిగర్ 6 నుండి ఇలా చూస్తే మీ

కాబట్టి అది మీ P సగటు కాబట్టి సమీకరణం 23 మరియు 24 నుండి మీ లోడ్ ఫాక్టర్ ఈ P సగటు కు సమానం ఈ P సగటు మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తే మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తే లోడ్ ఫాక్టర్ సరే మీ అందరికీ అర్ధమవుతోందని నేను ఆశిస్తున్నాను అంటే ఇది ఒకటి ఈ లోడ్ కారకం LF నేను మరో సారి తిరిగి వ్రాస్తున్నాను అంటే ఈ విధంగా మీరు వ్రాయగలిగే విధంగా వ్రాయవచ్చు కాబట్టి సరే అంటే ఇదిLF ఇది LF ఇక్కడ మనం ఈ LF వ్రాస్తున్నాం కాబట్టి ఇది సమీకరణం 25 సరేఅని నేను వ్రాసినది అదేవిధంగా లాస్ ఫాక్టర్ డబుల్LF సరే కాబట్టి ఈ సంఖ్య నుండి ఇది మీది ఈ లైన్ L సగటు L 2 గరిష్ట నష్టం అంటే గరిష్ట లోడ్ సమయంలో ఇది గరిష్ట నష్టం L 2 సరే అంటే L max L 2 ఇది సమీకరణం 26 Lmax గరిష్ట విద్యుత్ నష్టం L2 మరియు L సగటు పటం 6 నుండి సగటు విద్యుత్ నష్టం అదేవిధంగా మీరు గరిష్ట నష్టం 0 నుండి t వరకు ఉన్న అదే విషయాన్ని పొందుతారు కాబట్టి కాబట్టి అది మీ L సగటు మొత్తం వ్యవధి T కాబట్టి అది మీ సమీకరణం 27 అదేవిధంగా ఈ నష్టం కూడా మీరు వ్రాయవచ్చు కాబట్టి ఈ L సగటు మీరు ఇక్కడ ప్రతిక్షేపించాలి ఈ L సగటు ఇక్కడ 26 లో ప్రతిక్షేపిస్స్తారు ఇక్కడ మీరుప్రతిక్షేపిస్తే ఇక్కడ మీరు చూస్తారు అందుకే నేను 26 మరియు 27 సమీకరణం నుండి వ్రాస్తున్నాను

ఇలా వస్తుంది ఇంతకు ముందులా కాబట్టి ఇది ప్రస్తుతం 28 సంబంధిత లోడ్ యొక్క ప్రమేయం మీ పవర్ లాస్ సాధారణ లాస్ లో ఉందని మాకు తెలుసు సరేమరియు నా ఉద్దేశ్యం కరెంట్ మరియు అందువల్ల కరెంట్ లోడ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది సంబంధిత లోడ్ల యొక్క ప్రమేయం అందువల్ల ఆఫ్ పీక్ మరియు పీక్ లోడ్ వద్ద ఉన్న లాస్ ని ఆఫ్ పీక్ అవర్స్ లాస్ గా చెప్పవచ్చు వ్యక్తీకరించవచ్చు ఎందుకంటే లాస్ వాస్తవానికి లోడ్ యొక్క వర్గం నకు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి నా అర్ధం ఏమనగా యొక్క లోడ్ వర్గం నకు అనులోమానుపాతంలో ఉన్నాయ్ లోడ్ వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటుంది కానీ ఈ సంబంధాన్ని స్థాపించడానికి లాస్ కాబట్టి ఆఫ్ పీక్ అవర్ స్ లోడ్ P1 మరియు loss L1 ఈ K అనుపాత నిష్పత్తి స్థిరంగా ఉంటుంది ఇది రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా గరిష్ట హవరు లాస్ సరే సమయంలో ఇది చాలా చెల్లుతుంది ఎందుకంటే లాస్ అనులోమానుపాతంలో ఉంటుంది మరియు నేను కరెంట్ లోడ్ మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి లాస్ కొంత వరకు లోడ్ యొక్క వర్గానికి సంబంధించినది అందువల్ల ఈ మరియు మీరు సమీకరణం28 లో ప్రతిక్షేపిస్తే ఈ L 1 మరియు L 2 లను సమీకరణం 28 లో ప్రతిక్షేపించండి కాబట్టి మీరు 28 29 మరియు 30 సమీకరణం ల నుండి వ్రాస్తున్నారు కాబట్టి 28 29 మరియు 30 సమీకరణం నుండి మనకు లభిస్తుంది సరళీకరణ తరువాత ఇది సమీకరణం 31 మీరు ప్రతిక్షేపించింది సరే మునుపటి లాగా సరళీకృతం చేయండి కాబట్టి లోడ్ లాస్ ఫాక్టర్ సమీకరణం 25 సమీకరణాన్ని ఉపయోగించడం ద్వారా మరియు 31అనుకోండి అంటే ఈ సమీకరణం అంటే ఈ సమీకరణాన్ని ఉపయోగించడం ఇది మీ లోడ్ ఫాక్టర్ సమీకరణం మరియు ఈ రెండూ సమీకరణం లను ఉపయోగించి లాస్ ఫాక్టర్స్ మరియు మీ లాస్ ఫాక్టర్ మధ్య సంబంధాన్ని ఏర్పరచటానికి ప్రయత్నిస్తాము కాబట్టి దీన్ని ఎలా చేయాలి కాబట్టి 3 వేర్వేరు సందర్భములతో మేము కొన్ని సంబంధిత సందర్భాలను చేయడానికిప్రయత్నిస్తాము మొదటిది ఆఫ్ పీక్ లోడ్ 0 అంటే ఆఫ్ పీక్ లోడ్ లేదు అంటే ఆఫ్ పీక్ లోడ్ లేకపోతే P 1 0 అగును అంటే మీ L 1 కూడా 0 లాస్ ఆఫ్ పీక్ లోడ్ P 1 0 అంటే ఆఫ్ పీక్ లోడ్ వద్ద 0 అంటే ఆఫ్ పీక్ లాస్ కూడా 0 కాబట్టి 25 సమీకరణం నుండి 31 కాబట్టి సమీకరణం 25 ఇది కాబట్టి ఇక్కడ మీరు ఉంచండి మరియు మీరు ఉంచినట్లయితే మీరు L 1 అని అంటారు ఈ సమీకరణంలో మీరు ఇక్కడ ఉంచితే మీ LF అవుతుంది అని ఏమి జరుగుతుందో నేను వ్రాస్తే అది ఈ సమీకరణం 25 ని తీసుకోండి మొదటి సందర్భం పీక్ లోడ్ 0 అంటే ఈ సందర్భం ఒకటి ఆఫ్ పీక్ లోడ్ 0 అంటే అయితే L1 అప్పుడు L 1 కూడా 0 అందువల్ల మీ సమీకరణం మీ 25 సమీకరణం 25 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ P10 అంటేసరే అదేవిధంగా సమీకరణం 31 సమీకరణం 31 లో ఇది LF సమీకరణం 31 కోసం ఇదిప్రతిక్షేపిస్తే లాస్ ఫాక్టర్ కానీ P 1 0 మీరు P 1 సున్నా పెడితే ఈ పదం ఉండదు కాబట్టి లాస్ ఫాక్టర్ కూడా 0 సరే ఇక్కడ ఇది కూడా ఒకటి అంటే ఆఫ్ పీక్ లోడ్ 0 అంటే ఆందువలన అని ఇక్కడ మనం వ్రాస్తున్నాం అది ఆఫ్ పీక్ లోడ్ 0 అయితే సమీకరణం 25 నుండి LF కి సమానమని సమీకరణం 25 నుండి మరియు 31 నుండి మనకు లభిస్తుంది అందువల్ల ఈ విషయం మరియు ఈ విషయం అవి ఒకేలా ఉంటాయి LF LLF కాబట్టి ఇది మనకు LF LLF సరే కాబట్టి ఇది మీ సమీకరణం 32 ఇది లోడ్ ఫాక్టర్ లాస్ ఫాక్టర్ కి సమానం మరియు అవి కి సమానం గా ఉంటాయిసరే ఇది సందర్భం ఒకటి కోసం మేము అనుకున్నాముసరే ఎందుకంటే మేము కొంత సంబంధాన్ని ఏర్పరచాలి అందుకే మేము అలా అనుకున్నాముసరే ఇప్పుడు సందర్భం 2 చాలా స్వల్ప కాల గరిష్టం ఈ సమయంలో సమయం t 0 గా ఉంటుంది కాబట్టి మీరు సమీకరణం 25 ను చూస్తే సమీకరణం 25 సమీకరణం 25 ను చూడండి అంటేT t ఇక్కడ tvery short lasting peak అంటే t సున్నాకు చేరుకొంటే సమీకరణం 25 అంటే 1అవుతుంది కాబట్టి లాస్ ఫాక్టర్ ఈ విలువ సమీకరణం 25 మరియు 31 నుండి ఇలా వస్తుంది సమీకరణం 31 ఎక్కడ ఉంది ఇదే సరే t సున్నా కి చేరినపుడు సరే ఎక్కడకు ఇది వెళ్ళింది ఔనుఔను దూరం వద్ద 1 సరే LLF 1కి సమానం t సున్నా కి చేరినపుడు కాబట్టి ఈ పరిస్థితి సందర్భం 2 నుండి ఈ 2 వ పరిస్థితి నుండి మీకు అని వస్తుంది మీరు t 0 ను మరియు 25 మరియు 31 సమీకరణాలను t 0 గా తీసుకుంటే మీరు పిలిచే 1 కి చేరుకుంటుందిసరే మరియు చివరికి 20 లో మరియు ఆ సమీకరణం లో మీ లోడ్ ఫాక్టర్ సమీకరణాన్ని పట్టుకున్నప్పుడు ఇక్కడ చేయండి మొదట మీరు 25 ను పరిగణన లోకి తీసుకుంటే విషయాలు మీకు సులభం గా ఉంటాయి మరియు షరతు ఏమిటంటే మీ సందర్భం 2 very short lasting peak అంటే మొదట మీరు సరిగ్గా వస్తారు సరే అంటే ఎందుకంటేఅప్పుడు ఈ పదము 1 ఔతుంది చేరుకుంటుంది కాబట్టి సమీకరణం 25 మీరు సమీకరణం 25 తీసుకుంటే అది లోడ్ ఫాక్టర్t సున్నాకి చేరుకుంటే ఇది ఇదే ఈ పదం 1 కి చేరుకుంటుంది మరియు దీని అర్థం మీరు ఈ షరతు కి మీ లోడ్ ఫాక్టర్ అదేవిధంగా మీ సమీకరణం 25 సరే 25 కాదు 31 ను చూస్తే ఆ లాస్ ఫాక్టర్ సమీకరణం నేను ఇక్కడ వ్రాస్తున్నాను LLF ఇది సమీకరణం 31 it is as and this that means and your LF is ఇది మరియు ఇది అంటే మరియు మీ LF అంటే అంటే ఈ సందర్భం లో లాస్ ఫాక్టర్ లోడ్ ఫాక్టర్ వర్గానికి సమానం కాబట్టి మేము దీనిని వ్రాస్తున్నాము ఇక్కడ t 0 చేరినపుడు కాబట్టి 25 మరియు 31 సమీకరణం నుండి ఇది సమీకరణం 33 మరొక షరతు ఏమిటంటే లోడ్ స్థిరంగా ఉంటుంది ఇక్కడ t T ఐనప్పుడుకి చేరినపుడు స్థిరమైన లోడ్ స్థిరంగా ఉంటుంది ఇది t T కి మొగ్గు చూపుతుంది అంటే పీక్ మరియు ఆఫ్ పీక్ లోడ్ మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుందిదాదాపు స్థిరంగా ఆ సందర్భం లో మీరు సమీకరణం 25 నుండి అదే పొందుతారు మీరు లాస్ ఫాక్టర్ లోడ్ ఫాక్టర్ సమానం కాబట్టి అంటే కాబట్టి లోడ్ స్థిరంగా ఉంటుంది అలాంటప్పుడు లాస్ ఫాక్టర్ లోడ్ ఫాక్టర్ కి సమానమని మీరు పొందుతారు అంటే ఒక షరతు మనకు 3 వేర్వేరు షరతులు ఉన్నాయ్ కాబట్టి సాధారణంగా ఇది ఈ మొదటి షరతు వలె వస్తోందిఏదో ఒకటిమీరు చూసారు లాస్ ఫాక్టర్ లోడ్ ఫాక్టర్ కి సమానమని ఇప్పుడు వేరే సందర్భం మీరు చుస్తే అది మీ ఆ లాస్ ఫాక్టర్ లోడ్ ఫాక్టర్ కి సమానం అని మీరు చూసిన ఏమైనా మీరు తీసుకున్న మరొక షరతు తో సమానం కాబట్టి సాధారణంగా లోడ్ ఫాక్టర్ 1 కన్నా తక్కువ కాబట్టి అందువల్ల లాస్ ఫాక్టర్ కంటే లోడ్ ఫాక్టర్ ఎక్కువగా ఉంటుంది లోడ్ ఫాక్టర్ వర్గానికి కానీ మీ లోడ్ ఫాక్టర్స్ కంటే తక్కువ కానీ సాధారణం గా లోడ్ ఫాక్టర్ నుండి లాస్ ఫాక్టర్ ను నేరుగా నిర్ణయించడం సాధ్యం కాదని గమనించబడింది ఏదేమైనా లాస్ ఫాక్టర్ ని లోడ్ ఫాక్టర్ తో సంబంధం కలిగి ఉండటానికి సుమారు గా ఉపయోగించే సూత్రం కాబట్టి ఈ సమీకరణంలోడ్ ఫాక్టర్ లాస్ ఫాక్టర్ ల మధ్య బాగా సంబంధం కలిగి ఉందని కనుగొనబడింది కాబట్టి ఇది లాస్ ఫాక్టర్ మరియు లోడ్ ఫాక్టర్ మధ్య ఉన్న సంబంధం ఇవన్నీ నేను ప్రారంభంలో ప్రారంభంలో చెప్పిన సాధారణ విషయంసరే ఆ తర్వాత మనం వేరేదాన్ని చూస్తాము కానీ మీరు అన్ని రకాల పదజాలాలను లాస్ ఫాక్టర్ లోడ్ ఫాక్టర్ ప్రతి దాని గురించి తెలుసుకోవాలి కానీ గ్రామీణ ఫీడర్ గ్రామీణ లోడ్ కోసం ఇది 0 3 కు బదులుగా 0 2 అవి తీసుకుంటాయి మరియు ఇది 0 8 ఇతర సంబంధాలు కూడా వస్తాయి ఎందుకంటే లాస్ ఫాక్టర్ లేదా లోడ్ ఫాక్టర్ లోడ్ పెరుగుదలపై కూడా ఆధారపడి ఉంటుంది వీటి గూర్చినేను ఇంక ఏమీ చెప్పను కాని ఇది లోడ్ పెరుగుదలపై కూడా ఆధారపడి ఉంటుంది తదుపరి మీ లోడ్ పెరుగుదల వాస్తవానికి మీరు ఎప్పుడైనా వస్తువు లోడ్ నిరంతరం పెరుగుతున్నట్లు చూసినప్పుడు కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలు సంవత్సరానికి 3 శాతం 4 శాతం 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ చొప్పున ఉండవచ్చు కాబట్టి లోడ్ పెరుగుదల ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మీ లోడ్ పెరిగితే లోడ్ పెరుగుతుంది కాబట్టి సాధారణంగా మీ లోడ్ పెరుగుదల అంటే డిమాండ్ పెరుగుతోంది అని సరే డిమాండ్ పెరుగుతోంది అంటే ఒక నిర్దిష్ట నెట్వర్క్ యొక్క లోడ్ డిమాండ్ పెరుగుతోందని అనుకుందాం అంటే మీరు ఆ లోడ్ను సరఫరా చేయవలసిన అవసరముంది సరఫరా చేయాలి కాబట్టి ఆ సందర్భం లో లోడ్ పెరిగితే మీరు చాలా ఆలోచించాలి ఎందుకంటే విద్యుత్ నష్టం పెరుగుతుంది కాబట్టి ప్రతీ సంవత్సరం లోడ్ పెరుగుతుంది అంటే వోల్టేజ్ కూడా ఇతర పాయింట్ల వద్ద తగ్గుతుంది సరే ఈ విషయాలన్నీ మీరు తగిన స్థాయి లో నిర్వహించాలి కాబట్టి లోడ్ పెరుగుదల అనేది అనివార్యమైన చాలా ముఖ్యమైన అంశం ఇది పంపిణీ వ్యవస్థ యొక్క విస్తరణ ను ప్రభావితం చేస్తుంది లోడ్ పెరుగుదల యొక్క అంచనా ప్రణాళిక కాలానికి అవసరం కాబట్టి విషయాలు ఎలా జరుగుతాయో ఇవన్నీ జరగడానికి లోడ్ ని అంచనా వేయాలి నేను ఇక్కడ మీకు చెప్తున్నది ప్రాథమిక విషయం లేదా సాధారణ విషయం సరే కాని లోడ్ పెరుగుదల మన శక్తి వ్యవస్థ యొక్క ముఖ్యమైన భాగం సరే కాబట్టి లోడ్ వృద్ధి రేటు తెలిస్తే సంవత్సరం చివరి లో లోడ్ ఇవ్వబడింది కాబట్టి ఇది సమీకరణం 37అనుకుందాం ఇందులో అనేది m వ సంవత్సరం చివరి లో లోడ్ ఈ రోజు మొదలు నుండి సంవత్సరం వరకు సంవత్సర కాలానికి అని అనుకుందాం సరే కాబట్టి 2017 లో ఈ 2017 లోడ్ P0 వచ్చే ఏడాది ఈ సమయంలో 5 శాతం చొప్పున పెరుగుతోందని అనుకుందాం కాబట్టి g అనేది వార్షిక లోడ్ వృద్ధి రేటు g 5 శాతం మరియు m సంవత్సరాల సంఖ్య అని చెప్పండి అంటే సంవత్సరం చివరిలో ఉన్న లోడ్ బేస్ ఇయర్ g వద్ద ప్రారంభ లోడ్ g వార్షిక లోడ్ పెరుగుదల రేటు మరియు m సంవత్సరాల సంఖ్యఉదాహరణకు ఉదాహరణకు అనుకుందాం మేము వ్రాస్తున్నాము మీ ని సరే P0 మీకు తెలిసిన లోడ్ లేదా ఇది బేస్ ఇయర్ కి అని అనుకుందాం అంటే ఈ సంవత్సరం ది అనుకుందాం మరియు g మీ లోడ్ వార్షిక వృద్ధి రేటు కాబట్టి అనుకుందాం సరే మీతో సమానం అని వ్రాయవచ్చు అంటేసరే బేస్ ఇయర్ కి m 0 సమానం అని ఆటోమేటిక్ చెప్పండి ఇప్పుడు m 1 ఐనపుడు m 2 కి సమానంగా ఐనపుడు ఇంకా మొదలైనవి అదేవిధంగా m 3 కి సమానం ఐనపుడు Pm క్షమించండి నేను m 1 కి సమానం అనుకొంటే m1 Pm మొదటి సంవత్సరం తరువాత m 2 కి సమానం ఐతే m అదే విధంగా m 3 కు సమానం ఐతే సరే మీరు ఉదాహరణకు P0 100 కిలోవాట్లని తీసుకుంటే కాబట్టి మొదటి సంవత్సరం లోడ్ 100 కిలోవాట్ అవుతుంది వచ్చే ఏడాదికి అది 100 1 05 105 అవుతుంది ఇప్పుడు రెండవ సంవత్సరం నకు అది మూడవ సంవత్సరం నకు ఇంకా ఇలా అవుతుంది మరియు అందువల్ల ఇది లోడ్ పెరుగుదల రేటు సూత్రం సరే తరువాత వాస్తవమైన మరొక ఉదాహరణ తీసుకోండి ఇది 4 ఫీడర్లకు power శక్తిని సరఫరా చేసే సబ్స్టేషన్ A కి 6 గురు వినియోగదారులు ఉన్నారు వీరి వ్యక్తిగత రోజువారీ గరిష్ట డిమాండ్లు 70 కిలోవాట్ 90 కిలోవాట్ 20 కిలోవాట్ 50 కిలోవాట్ 10 కిలోవాట్ మరియు 20 కిలోవాట్ సరే అయితే ఫీడర్పై గరిష్ట డిమాండ్ 200 కిలోవాట్ అదేవిధంగా ఫీడర్ B నలుగురు వినియోగదారులకు సరఫరా చేస్తుంది వీరి రోజువారీ గరిష్ట డిమాండ్ 60 కిలోవాట్ 40 కిలోవాట్ 70 కిలోవాట్ మరియు 30 కిలోవాట్ సరే ఫీడర్ B పై గరిష్ట డిమాండ్ 160 కిలోవాట్ ఫీడర్ C మరియు D రోజువారీ గరిష్ట డిమాండ్ 150 కిలోవాట్లు మరియు 200 కిలోవాట్లని కలిగి ఉండగా స్టేషన్లో గరిష్ట డిమాండ్ 600 కిలోవాట్ల సరే కాబట్టి ఈ సందర్భంలో మీరు సరైన డైవర్సిటీ ఫాక్టర్ ని కనుగొనవలెను నేను ఇక్కడ వ్రాయలేదు మీరు పొందవలసినది మీరు ఫీడర్ A మరియు ఫీడర్ B కోసం డైవర్సిటీ ఫాక్టర్న్ కనుగొనాలి కాబట్టి సమీకరణం 6 డైవర్సిటీ ఫాక్టర్ నుండి FDఅనేది వ్యక్తిగత గరిష్ట డిమాండ్ల మొత్తం ను కోఇన్సిడెంట్ గరిష్ట డిమాండ్ చే భాగిస్తే వచ్చేది ఫీడర్ కోసం కోఇన్సిడెంట్ గరిష్ట డిమాండ్ల 200 కిలోవాట్ల అని ఇచ్చారు సరే అందువల్ల FD4 7090205010202001 3 వ్యక్తిగత గరిష్ట డిమాండ్ను మొత్తము చేస్తుంది కాబట్టి 6 ఉన్నాయి 70 90 20 50 10 20 అవన్నీ కిలోవాట్లు కోఇన్సిడెంట్ గరిష్ట డిమాండ్ 200 కిలోవాట్ల ద్వారా విభజించబడ్డాయి కాబట్టి ఫీడర్ A కోసం డైవర్సిటీ ఫాక్టర్ 1 3 అదేవిధంగా ఫీడర్ B 4 వినియోగదారులకు 60 40 70 30 అన్నికిలోవాట్లో ఉన్నారు మరియు వారి గరిష్ట డిమాండ్ 160 కిలోవాట్ అందువల్ల దీనికి డైవర్సిటీ ఫాక్టర్ 1 సరే కాబట్టి తదుపరి ది ఫీడర్ B కోసం ఇప్పుడు 4 ఫీడర్ల యొక్క డైవర్సిటీ ఫాక్టర్ FD 200160150200 6001 183 అప్పుడు 200 160 150 200 600 ను కలపండి ఇది సుమారు గా 1 నాలుగు ఫీడర్ల డైవర్సిటీ ఫాక్టర్ సరే ఫీడర్ Aఫీడర్ B మరియు 4 ఫీడర్ల యొక్క డైవర్సిటీ ఫాక్టర్ స్ కాబట్టి ఫీడర్ B కోసం 1 25 మరియు 4 ఫీడర్లకు ఇతర 2 ఫీడర్ల డేటా కు ఫీడర్లు C మరియు D ఇవ్వబడ్డాయి అవి రోజువారీ గరిష్టంగా 150 మరియు 200 ఇక్కడ మేము ఇతర 2 రెండింటిని ను 200 మరియు 160 గా చేసాము మరియు స్టేషన్ యొక్క గరిష్ట డిమాండ్ 600 కిలోవాట్లు కాబట్టి మొత్తం 4 ఫీడర్లలో డైవర్సిటీ ఫాక్టర్ FD 2001601502006001 183 అవుతుంద